ఈ చివరి పాఠ్యాంశము అయిన ప్రోబబిలిటీ మరియు స్టాటిస్టిక్స్ స్వాగతం ఈ పాఠ్యాంశంలో మనము హైపోథిసిస్ టెస్టింగ్ ప్రాథమిక అంశాలను పరిచయం చేస్తున్నాము మీరు డేటా సమితి నుండి డెసిషన్ తీసుకుంటున్నప్పుడు ఇది చాలా ముఖ్యమైన పని కాబట్టి మీకు హైపోథిసిస్ టెస్టింగ్ కొరకు ప్రేరణ ఇవ్వడానికి మనము మనము కొన్ని ఉదాహరణలు చూస్తాము ఒక బిజినెస్ ఉదాహరణ చూద్దాం అక్కడ మీరు మ్యూచువల్ ఫండ్ పైన ఆసక్తి కలిగి ఉన్నారు మరియు మీరు ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక అన్యువల్ రిటర్న్ అనేవి అనుకున్నా విలువ కంటే ఎక్కువ వస్తుందా అని తెలుసుకోవాలి అనుకుంటున్నారు ఉదాహరణకు 15 శాతం 20 శాతం మీరు కావాలి అనుకుంటున్నారు ఇప్పుడు ఈ డెసిషన్ అనేది ఫండ్ యొక్క ఇంతకుముందు ఉన్న పెర్ఫామెన్స్ అనేది ఇది ఇంతకు ముందు మీకు ఉన్నది మరియు సేకరించిన దాని పైన ఆధారపడి తీసుకోవాలి ఇదే విధముగా మీరు ఒక మెడికల్ ప్రాక్టీషనర్ అనుకుందాం మరియు మీరు ఈ ప్రశ్న అడగాలి మీరు సేకరించిన పురుషుల మరియు స్త్రీల డేటా పైన ఆధారపడి డయాబెటిస్ అనేది పురుషులకు వస్తుందా స్త్రీల కన్నా ఎక్కువగా వస్తుందా అని మరియు ఎంత భాగము పురుషులకు మరి ఎంత భాగము స్త్రీలకు డయాబెటిస్ వస్తుంది ఇప్పుడు మీరు అదే విధమైన ప్రశ్న సోషల్ భాగం లో వేయవచ్చు మీరు మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ అయితే స్త్రీలు ఎక్కువ సర్వీస్ ప్రొవైడర్ ను మారుస్తారా లేదా పురుషులు మారుస్తారా అని దానిపై ఆధారపడి తెలుసుకోవాలి మరియు వాటిని అదే విధముగా తిరిగి ఉంచడానికి ఎక్కువ ప్రేరణను స్త్రీలకు అనుగుణంగా ఇవ్వాలి ఇంజనీరింగ్ లో మీరు ఒక ప్రశ్న అడగవచ్చు ఒక పంపు సమర్ధత అనేది దాని వయసును బట్టి అసలైన విలువ నుండి తగ్గుతుందా అని మరియు ఒక ఒకవేళ అలా అయితే మీరు పంపు కు కొంత నిర్వహణ చేయవలసి ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రశ్నలు మీరు సేకరించిన డేటా పైన ఒక ప్రత్యేకమైన వస్తువు లేదా విషయం కోసం మీరు చేయవలసిన డెసిషన్స్ అవుతాయి ఇప్పుడు ఇలాంటి డెసిషన్ మేకింగ్ అనేది హైపోథిసిస్ టెస్టింగ్ ఉపయోగించి మీరు ఎలా చేయాలి అనేది చూద్దాం ముఖ్యముగా మీరు ఏమి చేయాలి అంటే ఈ హైపోథిసిస్ ను మీన్ లేదా పాపులేషన్ యొక్క వేరియన్స్ పెరామీటర్ టెస్ట్ గా మార్చాలి లేదా రెండు పాపులేషన్స్ యొక్క మీన్స్ లేదా రెండు పాపులేషన్స్ యొక్క వేరియన్స్స్ కొరకు టెస్ట్ గా మార్చాలి మనం ముందు చూసిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా మొదట పాపులేషన్ యొక్క పెరామీటర్ యొక్క ఏదో ఒక పాపులేషన్ గా మార్చాలి ఇప్పుడు ఈ హైపోథిసిస్ రెండు పెరామీటర్స్ సంబంధితమైనది అవుతుంది మీరు వీటిని నల్ హైపోథిసిస్ లేదా ఆల్టర్నేట్ హైపోథిసిస్ అని పిలుస్తారు నల్ హైపోథిసిస్ అనేది మీరు టెస్ట్ చేయవలసిన డిఫాల్ట్ హైపోథిసిస్ అవుతుందిమీరు ఒక వేళ సరిపోయే శాంపుల్ ఆధారము కలిగి ఉంటే మీరు దీనిని రిజెక్ట్ చేయవచ్చు ఉదాహరణకు ఇది స్టేట్మెంట్ మీరు డేటా ను ఆధారముగా తీసుకుని ఒక బలమైన హక్కు ను చూపించాలి అనుకుంటున్నారు కాబట్టి మీరు నల్ హైపోథిసిస్ తీసుకోవాలి మరియు మనము దీనిని డిఫాల్ట్ హైపోథిసిస్ అని అంటాము ఉదాహరణకు మీరు ఒక స్టేట్మెంట్ ను η అనే పెరామీటర్ గా మారిస్తే ఒకవేళ η అనేది సమర్ధత కలిగి ఉందా మనము పంపు η0 అనేది అసలైన విలువ అనుకుందాము ఒకవేళ మీకు సేకరించిన డేటా యొక్క పెర్ఫార్మన్స్ ఉన్నట్లయితే ఇప్పుడు మీరు ఆ డేటా మీద ఆధారపడి మీరు ప్రస్తుత సమయంలో ఉన్న సమర్ధత అనేది దాని అసలైన విలువ η0నకు వేరుగా ఉంటే రిజెక్ట్ చేయాలి అనుకుంటున్నారు ఒకవేళ మీరు ఈ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ కు అనుగుణంగా హైపోథిసిస్ రిజెక్ట్ చేస్తారు అని ఆధారం ఉంటేఇది ప్రాథమికంగా పంపు సమర్థత ఈ ఉదాహరణలో η0 కన్నా తక్కువ ఉంటుంది అని చెబుతోంది కాబట్టి దీనినే ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ అంటారు మీరు η η0 అనే హైపోథిసిస్ అను నల్ హైపోథిసిస్ తీసుకోండి మరియు ఒకవేళ డేటా నుండి ఉదాహరణకు η అనేది η0 కన్నా తక్కువ ఉంటుంది అనే ఆధారము ఉన్నట్లయితే ఆల్టర్నేటివ్ హైపోథిసిస్అనేది దీనికి అనుగుణంగా ఎంచుకోవాలి కాబట్టి అన్ని హైపోథిసిస్ టెస్టింగ్ లకు ఈ నల్ మరియు ఆల్టర్నేటివ్ లు ఉంటాయి మరియు మీరు మీన్ లేదా వేరియన్స్ పైన టెస్టింగ్ చేస్తున్నారా అనేదానిపై ఆధారపడి మీకు పలు విధాలుగా ఉంటుంది మరియు ఇది తక్కువ లేదా ఎక్కువ లేదా రెండు వైపులానా మరియు ఇటువంటి ఉదాహరణలు మీరు చూడవచ్చు ఇప్పుడు హైపోథెసిస్ టెస్టింగ్ చేయడానికి మరియు డెసిషన్ తీసుకోడానికి మేము మొదటి మెట్టు లో చెప్పిన విధముగా మీరు టెస్ట్ చేయాలనుకునే ఆసక్తికరమైన పెరామీటర్ ఇది మీన్ కావచ్చు ఇది పాపులేషన్ యొక్క వెరియాన్స్ కావచ్చు లేదా మీరు సరి చూడాలనుకున్నా పాపులేషన్ యొక్క సరైన భాగము కావచ్చు ఇప్పుడు మీరు నల్ మరియు ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ ఇంతకు ముందు చెప్పిన విధముగా రూపొందిస్తారు అప్పుడు సిస్టం గురించి మీరు సేకరించిన ఎక్స్పెరిమెంటల్ డేటా పైన ఆధారపడి అప్పుడు టెస్ట్ స్టాటిస్టిక్ రూపొందిస్తారు ఇది అబ్జర్వేషన్స్ యొక్క ఒక ఫంక్షన్ ఇప్పుడు ఉదాహరణ కొరకు ఒకవేళ మీరు పాపులేషన్ మీన్ కొరకు టెస్ట్ చేస్తుంటే మీరు శాంపుల్ వేరియన్స్ మరియు మొదలగు వాటిని టెస్ట్ స్టాటిస్టిక్ గా ఉపయోగించవచ్చు ఇప్పుడు మీరు టెస్ట్ స్టాటిస్టిక్ ను నల్ హైపోథిసిస్ ఆధారముగా ఉత్పత్తి చేయవచ్చు దీని అర్థం ఏమిటంటే ఒక వేళ నల్ హైపోథిసిస్ అనేది నిజమే అయితే మీరు లెక్క వేయవలసిన టెస్ట్ స్టాటిస్టిక్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏమవుతుంది ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ పైన ఆధారపడి మీరు ఒక త్రెష్హోల్డ్ లేదా టెస్ట్ క్రైటీరియన్ ఎంచుకోవచ్చు మరియు మీరు టెస్ట్ స్టాటిస్టిక్ ను ఈ క్రైటీరియన్ ఎదురుగా సరిచూసి మరియు నల్ హైపోథిసిస్ ను project రిజెక్ట్ చేయాలా లేదా నల్ హైపోథిసిస్ ను రిజెక్ట్ చేయకూడదా అనేది నిర్ణయించాలి ఇదే మొత్తం పద్ధతి మేము ఉదాహరణల ద్వారా ఎలా ఈ పద్ధతిని వేరు వేరు ఉదాహరణలు లకు అనుసరించాలి అని చూపిస్తాము ఇప్పుడు హైపోథిసిస్ టెస్టింగ్ పద్ధతి అనేది అసంపూర్ణమైన డెసిషన్ మేకింగ్ పద్ధతి ఎందుకంటే మీరు మొత్తం పాపులేషన్ పై ఆధారపడకుండా శాంపుల్ సమితి యొక్క అబ్సర్వేషన్స్ తో టెస్ట్ చేస్తున్నారు కాబట్టి హైపోథిసిస్ టెస్టింగ్ సహజంగానే కొన్ని అబ్సర్వ్ ఎర్రర్స్ ఉన్నాయి ఎందుకంటే ఇది సహజంగా స్టోకాస్టిక్ గా ఉన్న అబ్సర్వేషన్స్ పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి హైపోథిసిస్ టెస్టింగ్ పెర్ఫార్మెన్స్ ఈ డెసిషన్ మేకింగ్ అనేది ఎంత బాగా పెర్ఫామ్ చేస్తుంది అనేది డేటా లో ఎంత వేరియబిలిటీ ఉంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది దీనికోసం ఎక్కువగా మీరు ఏమీ చేయనవసరం లేదు మీరు మంచి డెసిషన్ తీసుకోవడానికి అడ్డుగా కావలసినంత వేరియబిలిటీ డేటా లో ఉంటుంది మీరు అబ్జర్వేషన్స్ యొక్క సంఖ్యను ఎక్స్పెరిమెంటల్ అబ్జర్వేషన్స్ లను టెస్ట్ యొక్క పెర్ఫార్మెన్స్ మార్చడానికి ఉపయోగించవచ్చు ఇప్పుడు టెస్ట్ స్టాటిస్టిక్ అనేది ఇది మేము చెప్పిన విధముగా అబ్జర్వేషన్స్ యొక్క ఒక ఫంక్షన్ ఇవి మీరు ఎంచుకునే పలు రకాల ఫంక్షన్ వలన పలు విధాలుగా ఉంటుంది మరియు కొన్ని స్టాటిస్టిక్ అనేవి సహజంగా మరికొన్నింటి కన్నా బాగా పెర్ఫార్మ్ చేస్తాయి అది స్టాటిస్టికల్ హైపోథిసిస్ టెస్టింగ్ యొక్క సిద్ధాంత ప్రాతిపదికపై ఆధారపడి ఉంటుంది మనము దీని గురించి ఇప్పుడు మాట్లాడము మనకు అబ్జర్వేషన్స్ ఈ యొక్క సంఖ్య పై నియంత్రణ ఉంది మనము శాంపుల్ యొక్క పరిమాణాన్ని బట్టి పెర్ఫార్మెన్స్ తను ఎలా మార్చాలి అని చూద్దాము చివరిగా మీరు టెస్ట్ స్టాటిస్టిక్ తో సరి పోల్చడానికి మీరు త్రెష్హోల్డ్ కూడా ఎంచుకున్నారు మీరు ఎంచుకునే క్రైటీరియన్ ఆధారంగా గా పెర్ఫార్మెన్స్ మార్చవచ్చు మరియు మీరు ఎలా టెస్ట్ క్రైటీరియన్ అనేది హైపోథిసిస్ టెస్ట్ యొక్క పెర్ఫార్మెన్స్ ను ప్రభావితము చేస్తుంది అని చూడవచ్చు ఇప్పుడు మనకు రెండు రకాల హైపోథెసిస్ టెస్ట్స్ ఉన్నాయి వాటిని మనము టూ సైడెడ్ టెస్ట్స్ అంటాము మరియు వన్ సైడెడ్ టెస్ట్ మరియు నేను టూ సైడెడ్ టెస్ట్స్ అనే దానికి ఒక సులువైన ఉదాహరణ మీకు చెబుతున్నాను ఒకవేళ మీరు పాపులేషన్ పేరామీటర్ టెస్టింగ్ చేస్తుంటే పాపులేషన్ మీన్ μమరియు మీరు పాపులేషన్ పేరామీటర్ 0 లేదా 0 అనే అనేది టెస్ట్ చెయ్యాలి అనుకుంటే కాబట్టి నల్ హైపోథిసిస్ అనేది పాపులేషన్ పేరామీటర్ 0 అది 0 మరియు ఆల్టర్నేటివ్ నీ అనేది పాపులేషన్ మీన్ అనేది 0 కాబట్టి మీరు ఈ ప్రత్యేకమైన పాపులేషన్ నుండి అబ్సర్వేషన్స్ సమితి ని గమనించండి మనకు ఒక శాంపుల్ ఉంది మరియు మనము శాంపుల్ స్టాటిస్టిక్ లెక్క వేసాము మరియు శాంపుల్ స్టాటిస్టిక్ అనేది ఒక స్టాండర్డ్ నార్మల్ వేరియేబుల్ z అని అనుకుందాము చివరకు ఎలా టెస్ట్ స్టాటిస్టిక్ లెక్క వేయాలో మేము మీకు చూపిస్తాము ఇది మీన్ ను టెస్టింగ్ చేయడానికి ఇలాంటి డిస్ట్రిబ్యూషన్ కలిగి ఉంటుంది కానీ ప్రస్తుతానికి మనకు అబ్సర్వేషన్స్ పైన ఆధారపడిన టెస్ట్ స్టాటిస్టిక్ తీసుకుందాము మనము ఈ టెస్ట్ స్టాటిస్టిక్ ను స్టాండర్డ్ నార్మల్ టెస్ట్ స్టాటిస్టిక్ z ను లెక్క వేసాము మనకు తెలుసు అది z స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అవ్వడం వలన మనకు ఇటువంటి రూపము వస్తుంది మరియు 95 శాతం డేటా మరియు స్టాటిస్టిక్ కు వ్యత్యాసం 2 నుండి2 వరకు ఉంటుంది కాబట్టి టూ సైడెడ్ టెస్ట్స్ కొరకు ఒకవేళ మనము టెస్ట్ స్టాటిస్టిక్ అనేది చాలా పెద్దది అయితే మనము దానిని రిజెక్ట్ చేస్తాము లేదా ఒక వేళ చాలా చిన్నది అయితే మనము దానిని రిజెక్ట్ చేస్తాము ఒక వేళ చాలా చాలా పెద్ద అయితే అది మీరు మెయిన్ 0 డిస్ట్రిబ్యూషన్ నుండి రాలేదని కాబట్టి ఈ ప్రత్యేకమైన ఉదాహరణ లో చాలా పెద్దది అంటే మనము 2 త్రెష్హోల్డ్ ఎంచుకోవచ్చు అని మన్నించండి 2 మరియు ఒకవేళ స్టాటిస్టిక్ అనేది ఇది2 కన్నా ఎక్కువ ఉంటే మనము నల్ హైపోథిసిస్ రిజెక్ట్ చేస్తాము లేదా ఒక వేళ ఇది చిన్నది అయితే దీని అర్థం ఇది 2 కన్నా తక్కువ ఉందని ఇప్పుడు మనము నల్ హైపోథిసిస్ రిజెక్ట్ చేస్తాము ఈ ఉదాహరణ లో మనము నల్ హైపోథిసిస్ రిజెక్ట్ చేస్తాము టెస్ట్ స్టాటిస్టిక్ అనేది ఒక ప్రత్యేకమైన విలువ కంటే త్రెష్హోల్డ్ కంటే తక్కువ ఉంటే ఈ ఉదాహరణ లో నేను త్రెష్హోల్డ్ విలువను 2 గా తీసుకున్నాను లేదా ఒక వేళ స్టాటిస్టిక్ అనేది త్రెష్హోల్డ్ కన్నా ఎక్కువ ఉంటే ఇది 2 కాబట్టి ఇక్కడ 2 త్రెష్హోల్డ్స్ ఉంటాయిఅప్పర్ త్రెష్హోల్డ్ ఇది మరియు లోయర్ త్రెష్హోల్డ్ ఇది 2 ఎందుకంటే ఇది టూ సైడెడ్ టెస్ట్స్ ఒక వేళ μ అనేది 0 కన్నా తక్కువ ఉంటే లేదా μ అనేది 0 కన్నా ఎక్కువ ఉంటే మనము నల్ హైపోథిసిస్ ను రిజెక్ట్ చేయాలి అనుకుంటున్నాము ఎలా మనము ఈ త్రెష్హోల్డ్స్ ఎంచుకున్నాము మరియు దీని ఫలితాలు ఏమిటి అని మనం తర్వాత చూద్దాం కానీ ఒకవేళ ఇది టూ సైడెడ్ టెస్ట్స్ అయితే మీరు ప్రాథమికంగా ఒక లోయర్ క్రైటీరియన్ త్రెష్హోల్డ్ మరియు అప్పర్ త్రెష్హోల్డ్ ఇది మీరు సరైన డిస్ట్రిబ్యూషన్ నుండి ఎంచుకున్నారు అని తెలుసుకోండి ఇప్పుడు ఒక వేళ మీకు అదే విషయం ఉంటేకానీ మీకు మీన్ 0 లేదా 0 కన్నా ఎక్కువ అనేది టెస్టింగ్ చేయడానికి ఆసక్తి ఉన్నట్లయితే కాబట్టి ఈ ఉదాహరణలు నల్ హైపోథిసిస్ μ 0 మరియు ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ μఅనేది 0 ఇది కన్నా తక్కువ లేదా 0 కన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి గమనించండి μ0 అంటే మీరు మీకు μ అనేది 0 కన్నా ఎక్కువ ఉండే ఉదాహరణలో ఆసక్తి లేదు అని అర్థం మీరు ఒక వేళ μ అనేది 0 కన్నా తక్కువ ఉంటే మీరు నల్ హైపోథిసిస్ ను రిజెక్ట్ చేయరు ఒక వేళ μ అనేది 0 కన్నా ఎక్కువఉంటే మీరు నల్ హైపోథిసిస్ ను రిజెక్ట్ చేస్తారు దీనినే వన్ సైడెడ్ టెస్ట్ అంటారు ఈ ఉదాహరణలో మీరు మళ్లీ అబ్సర్వేషన్స్ పైన ఆధారపడి టెస్ట్ స్టాటిస్టిక్స్ లెక్కవేస్తే మరియు అది ఒక స్టాండర్డ్ నార్మల్ టెస్ట్ అవుతుంది అప్పుడు మనకు అప్పర్ త్రెష్హోల్డ్ మాత్రమే ఉంది ఎందుకంటే మనము ఒకవేళ మీన్ అనేది 0 కన్నా ఎక్కువ అయితే నల్ హైపోథిసిస్ను రిజెక్ట్ చేయాలనుకుంటున్నాము కాబట్టి అదే విధముగా ఒకవేళ స్టాటిస్టిక్ అనేది త్రెష్హోల్డ్ కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు మనము నల్ హైపోథిసిస్ ను రిజెక్ట్ చేస్తాము కాబట్టి మనకు అప్పర్ త్రెష్హోల్డ్ ఉంది ఈ ఉదాహరణ లో నేను 1 5 తీసుకున్నాను మరియు ఒక వేళ స్టాటిస్టిక్స్ 1 5 కన్నా ఎక్కువ అయితే నల్ హైపోథిసిస్ ను రిజెక్ట్ చేస్తాను ఒకవేళ దీనికి తక్కువ విలువ ఉంటే మనము పట్టించుకోము ఎందుకు అంటే μ అనేది 0 కన్నా తక్కువ ఉంటే పట్టించుకోము కాబట్టి సాంకేతికంగా మనము దీనిని నల్ హైపోథిసిస్ అని μఅనేది 0 కన్నా తక్కువ లేదా 0 అని పిలుస్తాము ఇది సాధారణంగా μ 0 అవుతుంది కచ్చితంగా ఆల్టర్నేటివ్ అనేది మీకు μఅనేది 0 కన్నా తక్కువ లేదా కాదా అనేది చెబుతుంది కాబట్టి దీనిని వన్ సైడెడ్ టెస్ట్ అంటారు కాబట్టి టూ సైడెడ్ టెస్ట్ లేదా వన్ సైడెడ్ టెస్ట్ అనే దానిపై ఆధారపడి మీరు త్రెష్హోల్డ్స్ ఎంచుకోవాలి మరియు అప్పుడు టెస్ట్ స్టాటిస్టిక్స్ ను ఆ త్రెష్హోల్డ్స్ తో సరి చూడాలి ఎప్పుడు ఒకవేళ మీరు అలాంటి ఒక టెస్ట్ చేసినట్లయితే మీకు రెండు రకాల ఎర్రర్స్ వస్తాయి కాబట్టి అనవసరంగా మనము ట్రూత్ టేబుల్ వైపు చూడాలి ఒక వేళ నల్ హైపోథిసిస్ అనేది ఇది సహజంగానే నిజమే అయితే మరియు మీరు నల్ హైపోథిసిస్ అనూ తను రిజెక్ట్ చేయకూడదు అనే డెసిషన్ డెసిషన్ తీసుకుంటే అంటే మీరు సరైన డెసిషన్ తీసుకున్నారు కాబట్టి ఇలా అన్ని సార్లు జరగదు ఎందుకంటే మీ శాంపుల్ అనేది రాండమ్ ఒకవేళ మీ హైపోథిసిస్ నిజం కాకపోయినా నల్ హైపోథిసిస్ ను సారాంశము గా చూపించవచ్చు మీరు నల్ హైపోథిసిస్ ను టైప్ I ఎర్రర్ గా రిజెక్ట్ చేయాలని డెసిషన్ తీసుకోవచ్చు దీనినే మనము టైప్ I ఎర్రర్ గా లేదా ఫాల్స్ అలారం అని పిలుస్తాము కాబట్టి నల్ హైపోథిసిస్ అనేది నిజం అయినప్పుడు మీరు శాంపుల్ డేటా ఆధారముగా నల్ హైపోథిసిస్ ను రిజెక్ట్ చేస్తారు కాబట్టి మీరు ఇది ఎంచుకున్నారు దీనినే టైప్ I ఎర్రర్ లేదా ఫాల్స్ అలారం అని పిలుస్తారు మరియు అది తెలియడానికి కావలసిన ప్రోబబిలిటీ అనేది α అవుతుంది మరియు దీనినే టైప్ I ఎర్రర్ ప్రోబబిలిటీ అంటారు కాబట్టి మీరు తీసుకున్న డెసిషన్ పర్ఫెక్ట్ కాదని కాదు మీరు ఎంచుకున్న త్రెష్హోల్డ్ ఆధారంగా మరియు మీరు లెక్క వేసిన స్టాటిస్టిక్స్ వలన మీకు ఎప్పుడూ ఏదో ఒక టైప్ I ఎర్రర్ గా వస్తుంది అదే విధముగా ఆల్టర్నేటివ్ అనేది నిజమని అనుకుంటే కాబట్టి ఈ ఉదాహరణలో మీరు మీ శాంపిల్ డేటా ను నల్ హైపోథిసిస్ రిజెక్ట్ చెయ్యకుండా ఏర్పరచాలి ఇందులో మీకు టైప్ II ఎర్రర్ వస్తుంది మరియు టైప్ II ఎర్రర్ అను దానికి ప్రోబబిలిటీ ను β తో సూచిస్తారు ఇంకోవైపు ఒక వేళ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ అనేది నిజమే అయితే మరియు మీరు ఆల్టర్నేటివ్ హైపోథిసిస్నకు అనుకూలముగా నల్ హైపోథిసిస్ రిజెక్ట్ చేస్తారు మీరు సరి అయిన డెసిషన్ తీసుకున్నారు మరియు ఈ డెసిషన్ ప్రోబబిలిటీ అనేది స్టాటిస్టికల్ టెస్ట్ యొక్క పవర్ మరియు దీనిని 1 β తో సూచిస్తారు గుర్తుంచుకోండి మీరు ఈ రెండింటిలో ఏదో ఒక డెసిషన్ ను ఎప్పుడూ తీసుకుంటారు మీరు నల్ హైపోథిసిస్ ను రిజెక్ట్ చేయవచ్చు లేదా రిజెక్ట్ చేయకపోవచ్చు కాబట్టి మొత్తం ప్రోబబిలిటీ అనేది ఎప్పుడూ కూడా 1 ఉంటుంది మరియు టైప్ II ఎర్రర్ యొక్క ప్రోబబిలిటీ మరియు ఒక వేళ ఇది β అయితే అప్పుడు ప్రోబబిలిటీ లేదా స్టాటిస్టికల్ పవర్ అనేది 1 β కాబట్టి ఇక్కడ రెండు రకాల ఎర్రర్స్ మీరు చేస్తారు టైప్ I ఎర్రర్ అను దానికి ప్రోబబిలిటీ α మరియు టైప్ II ఎర్రర్ అను దానికి ప్రోబబిలిటీ β అవుతాయి కాబట్టి టైప్ I ఎర్రర్ అను దానికి ప్రోబబిలిటీ α ను లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ టెస్ట్ అంటారు మరియు దీనిని మీరు నియంత్రణ చేయవచ్చు కానీ మీరు టైప్ II ఎర్రర్ ప్రోబబిలిటీ నియంత్రణ చేయలేరు మీరు టెస్ట్ స్టాటిస్టిక్ రూపొందించడానికి హైపోథిసిస్ టెస్టింగ్ చేసినప్పుడు మరియు మీరుప్రాథమికంగా త్రెష్హోల్డ్ ఎంచుకున్నప్పుడు మీరు ప్రాథమికంగా టైప్ I ఎర్రర్ ప్రోబబిలిటీ నియంత్రించినట్లు టైప్ II ఎర్రర్ ప్రోబబిలిటీ అనేది దీని ఫలితమే కాబట్టి మనము టెస్ట్ స్టాటిస్టిక్ యొక్క డిస్ట్రిబ్యూషన్ నుండి నల్ హైపోథిసిస్ ఆధారంగా క్రైటీరియా ఎంచుకోవాలి ఎందుకంటే నల్ హైపోథిసిస్ అనేది కచ్చితంగా చెప్పబడింది దీని పేరామీటర్ విలువ 0 అవుతుంది ఏమైనాఆల్టర్నేటివ్ హైపోథిసిస్ కొరకు పేరామీటర్ విలువ ఏమిటి అనేది మనకు తెలియదు మనము ఒక పెద్ద సమితిని లెక్కలోకి తీసుకుంటాము దీన్ని μ0 0 దీనిలో 0 తప్ప అన్నీ ఉంటాయి కాబట్టి పేరామీటర్ సమితి అనేది అంత స్పష్టంగా గా నిర్వచిం చలేదు దాని ఖచ్చితమైన విలువ కూడా ఆల్టర్నేటివ్ లో నిర్వహించలేదు కానీ నల్ విషయములో మనము 2 రెండు ఉదాహరణలు స్పష్టంగా నిర్వచించాము కాబట్టి నల్ హైపోథిసిస్ ఆధారంగా టెస్ట్ స్టాటిస్టిక్ యొక్క డిస్ట్రిబ్యూషన్ రూపొందించడానికి సాధ్యమైంది మరియు అందుకే మనము టైప్ I ఎర్రర్ ప్రోబబిలిటీ నియంత్రణతో ముగించాము మరియు టైప్ II ఎర్రర్ ను టెస్ట్ స్టాటిస్టిక్ గా ఎంచుకోలేదు కాబట్టి మనము టైప్ I ఎర్రర్ ప్రోబబిలిటీ ని సరి అయిన టెస్ట్ స్టాటిస్టిక్ విలువలు అనుటెస్ట్ క్రైటీరియన్ ఎంచుకుని ఎలా నిజముగా అదుపు చేయాలి చూద్దాము కాబట్టి మనము టైప్ I ఎర్రర్ మరియు టైప్ II ఎర్రర్ మధ్య క్వాలిటేటివ్ గా సరిపోల్చుట వైపు చూద్దాము నల్ హైపోథిసిస్ ఆధారంగా మీకు ఈ డిస్ట్రిబ్యూషన్ ఉంది దీనినే h నాట్ టెస్ట్ స్టాటిస్టిక్ అంటారు ఒక వేళ h నాట్ అనేది నిజమే అయితే స్టాటిస్టిక్ విలువ అనేది ∞ అంటే నుండి ∞ మధ్య ఉంటుంది వేరే వైపు మీరు కొంత త్రెష్హోల్డ్స్ తీసుకోవాలి దీనిని ఈ నిలువురేఖ తో సూచించాను ఒకవేళ మీరు ఏదో ఒక త్రెష్హోల్డ్ తీసుకుంటారు ఎందుకంటే మీరు నల్ హైపోథిసిస్ యాక్సెప్ట్ చేస్తారా లేదా రిజెక్ట్ చేస్తారు అని చెప్పలేరు ఈ విలువ అనేది ∞ మధ్య ∞ ఉండే చిన్న విలువ ఈ ఉదాహరణ లో మీరు నల్ హైపోథిసిస్ ను రిజెక్ట్ చేయలేరు ఆధారం ఏమైనా కూడా మీకు అనుకూలముగా ఉండదు మీరు నల్ హైపోథిసిస్ రిజెక్ట్ చేయాలి అనుకుంటే ఈ ఉదాహరణ లో వన్ సైడెడ్ టెస్ట్ చేసి మరియు మీరు రిజెక్ట్ చేయాలనే డెసిషన్ తీసుకుంటే ఒకవేళ స్టాటిస్టిక్ అనేది త్రెష్హోల్డ్ విలువ కన్నా ఎక్కువ ఉంటే ఇందులో గమనించండి నల్ హైపోథిసిస్ నిజమైనప్పుడు టెస్ట్ స్టాటిస్టిక్ అనేది త్రెష్హోల్డ్ కన్నా ఎక్కువ ఉంటుంది మరియు ఒక విలువ త్రెష్హోల్డ్ కన్నా ఎక్కువ ఉండడాన్ని దానికి ప్రోబబిలిటీ అనేది ఇది నీలము రంగు ఏరియాతో సూచించబడింది కాబట్టి ఇదే మీ టైప్ I ఎర్రర్ ప్రోబబిలిటీ ఒకవేళ మీ నల్ హైపోథిసిస్ నిజం అయితే మీ టెస్ట్ స్టాటిస్టిక్ అనేది త్రెష్హోల్డ్ కన్నా ఎక్కువ ఉంటుంది ఈ ఉదాహరణలో టెస్ట్ స్టాటిస్టిక్ అనేది త్రెష్హోల్డ్ కన్నా ఎక్కువ ఉండడానికి ప్రోబబిలిటీ అనేది ఈ ఏరియా అందువలన ఇది మీ టైప్ I ఎర్రర్ ప్రోబబిలిటీ ఇప్పుడు ఒక వేళ మీరు త్రెష్హోల్డ్ ను కుడి చేతి వైపు చదివినప్పుడు మీరు టైప్ I ఎర్రర్ ప్రోబబిలిటీ అను తగ్గించవచ్చు కానీ మీరు కొంత మూల్యము చెల్లించాలి దీని విలువ వైపు చూద్దాము మనము టైప్ II ఎర్రర్ ప్రోబబిలిటీ ఏమైంది మరి చూద్దాం కాబట్టి మనము టెస్ట్ స్టాటిస్టిక్ యొక్క అసలు డిస్ట్రిబ్యూషన్ h1 ఆధారంగా ఆల్టర్నేటివ్ అనేది ఈ విధమైన డిస్ట్రిబ్యూషన్ అవుతుంది ఇది మీరు తీసుకునే పేరామీటర్ విలువ బట్టి ఉంటుంది ఒక వేళ మనము ఈ డిస్ట్రిబ్యూషన్ ను టెస్ట్ స్టాటిస్టిక్ యొక్క ఒక డిస్ట్రిబ్యూషన్ గా తీసుకుంటే ఒక వేళ ఆల్టర్నేటివ్ అనేది నిజమే అయితే అప్పుడు అక్కడ టెస్ట్ స్టాటిస్టిక్ అనేది త్రెష్హోల్డ్ కన్నా తక్కువ విలువ తీసుకునే ప్రోబబిలిటీ ఉంది మరియు ఇది ఈ ఎరుపు రంగు తో రంగు తో సూచించబడింది దీని అర్థం ఏమిటి అంటే ఒకవేళ ఆల్టర్నేటివ్ అనేది నిజం అయితే మీరు నల్ హైపోథిసిస్ రిజెక్ట్ చేయరు ఎందుకంటే మీ టెస్ట్ స్టాటిస్టిక్ అనేది త్రెష్హోల్డ్ ఎడమ చేతి వైపు కి ఉంటుంది మరియు స్టాటిస్టిక్ అనేది త్రెష్హోల్డ్ ఎడమ చేతి వైపు కి ఉండడానికి ఇది ప్రోబబిలిటీ అనేది ఈ ఎరుపు ఏరియా తో సూచించబడినది ఇదే టైప్ II ఎర్రర్ ప్రోబబిలిటీ మరియు పవర్ అనేది కేవలము 1 ఇది ఇదే డిస్ట్రిబ్యూషన్ కింద ఉన్న కుడి చేతి వైపు భాగము నీలం ఏరియా అనేది తగ్గుతుంది వస్తుంది దీని అర్థం టైప్ I ఎర్రర్ తగ్గుతుంది కానీ నీ మీద ఎరుపు రంగు ఏరియా అనేది తేదీ పెరుగుతుంది దీని అర్థం టైప్ II ఎర్రర్ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ సమతుల్యం అవుతుంది ఒక వేళ మీరు దీనిని చాలా పర్ఫెక్ట్ గా టైప్ I ఎర్రర్ లేకుండా ప్రయత్నం చేసినప్పుడు మీకు టైప్ II ఎర్రర్ వస్తుంది దీని అర్థం ఏమిటంటే ఉదాహరణకు మీన్ అనేది 0 కు వ్యత్యాసం గా ఉందని మీరు ఎప్పటికీ తెలుసుకోలేనంత స్పందించని టెస్ట్ మీరు చేశారు కాబట్టి తక్కువ టైప్ I ఎర్రర్ మీకు వచ్చినట్లయితే మీ టెస్ట్ అనేది సున్నితమైన అయినది అవుతుంది కాబట్టి ఇది ఎప్పుడూ సమతుల్యం ఉంటుంది మీరు ఏమీ చేయలేరు కాబట్టి ఇక్కడ సమతుల్యం అనేది ఒకవేళ టైప్ I ఎర్రర్ ప్రోబబిలిటీ అనేది తగ్గిస్తే అప్పుడు టైప్ II ఎర్రర్ ప్రోబబిలిటీ పెరుగుతుంది మీరు ఈ సమతుల్యాన్ని ఒప్పుకోవాలి మీకు వేరే మార్గము లేదు ఒకవేళ మీరు నేను టైప్ I ఎర్రర్ ప్రోబబిలిటీ ఒక శాతము లేదా 5 శాతము లేదు10 శాతము తీసుకుంటాను అనుకుంటే దానికి తగ్గట్టుగా మీ టెస్ట్ అనేది తక్కువ లేదా ఎక్కువ సున్నితము అవుతుంది ఈ విధముగా ఎంత ఫాల్స్ అలారం ప్రోబబిలిటీ లేదా టైప్ I ఎర్రర్ ప్రోబబిలిటీ కావాలి అనేదాన్ని బట్టి త్రెష్హోల్డ్ ఎంచుకోవచ్చు మరియు అదే మీరు ఒప్పుకోవాల్సిన సమతుల్యము మరియు దానికి తగ్గట్టుగా మీ టెస్ట్ అనేది తక్కువ లేదా ఎక్కువ సున్నితము అవుతుంది ఇప్పుడు మనము హైపోథిసిస్ టెస్టింగ్ కొరకు కొన్ని ఉదాహరణలు చూద్దాము ఈ ఉదాహరణలో మనము సాలిడ్ ప్రొపెల్లెంట్ మ్యానుఫ్యాక్చరర్ వైపు చూద్దాము మరియు మనకు సాలిడ్ ప్రొపెల్లెంట్ ఒక ప్రత్యేకమైన రేట్ వద్ద బర్న్ చేయాలి మరియు ఈ సాలిడ్ ప్రొపెల్లెంట్ యొక్క బర్నింగ్ రేట్ అనేది సెకనుకి 50 సెంటీమీటర్ గా అనుకుందాము ఒక వేళ ఇది దీని కన్నా ఎక్కువ దీని కన్నా ఎక్కువ రేటు తో బర్న్ అయితే అప్పుడు మనము రాకెట్ను నియంత్రణ చేయలేము ఒక వేళ అది తక్కువ రేట్ తో బర్న్ అయితే అది టేక్ ఆఫ్ అవ్వదు కాబట్టి మనము ప్రొపెల్లెంట్ ఎలా తయారు చేశారో సరి చూడాలి ఇది చాలా రకాలైన కెమికల్స్ కలపడం వలన తయారవుతుంది దీని బర్నింగ్ రేట్ అనేది సెకనుకి 50 సెంటీమీటర్ అవుతుందా ఇప్పుడు సాలిడ్ ప్రొపెల్లెంట్ తయారుచేయడంలో మనము ఏమి చేశాను అంటే మిక్సింగ్ బౌల్ లో మనము 25 శాంపుల్స్ ను వేరు వేరు ప్రదేశాల నుండి తీసుకుందాం మరియు ప్రతి శాంపుల్ ను మనము ల్యాబ్ లో టెస్ట్ చేద్దాం మరియు వాటి బర్నింగ్ రేట్ అనేది కనుగొనవచ్చు మరియు ఇది ఒక విలువ అవుతుంది 48 4951 ఏమైనా మనము ఈ 25 శాంపుల్స్ యొక్క సగటు లెక్క వేద్దాము గమనించండి మనము టెస్ట్ చేస్తున్నా పాపులేషన్ పేరామీటర్ మీన్ μ 50 మనము శాంపుల్ మీన్ ఉపయోగిస్తున్నాము మేము 25 శాంపుల్స్ తీసుకున్నాము మేము వాటి సగటును లేదా ఈ 25 శాంపుల్స్ యొక్క బర్నింగ్ రేట్ యొక్క శాంపుల్ మీన్ లెక్క వేసాము కాబట్టి ఈ ఉదాహరణ లో మనము మిక్చర్ గా చేసి ఈ మొత్తానికి గురించి తీర్పు చెబుతాము కాబట్టి ఈ ఉదాహరణ లో పాపులేషన్ అనేది ఇది మీరు చేస్తున్న మొత్తం బ్యాచ్ యొక్క ప్రొడక్ట్ మరియు మీరు కొన్ని శాంపుల్స్ మాత్రమే తీసుకుని మరియువాటిపై పై ఆధారపడి మొత్తం బ్యాచ్ యొక్క తీర్పు చెబుతూ కాబట్టి పాపులేషన్ పేరామీటర్ మీన్ μ అనేది ఇది మీకు ఆసక్తి కరమైనదికానీ మీకు ఈ విలువ ఏమవుతుందో తెలియదు మీరు ఈ మీన్ 50 అవుతుందా అనే ప్రశ్న వేయవచ్చు మీరు లెక్క వేసిన ఈ 25 శాంపుల్స్ యొక్క శాంపుల్ మీన్ అనేది ఒక సెకనుకు 51 3 సెంటీమీటర్ అవుతుంది ఇది బర్నింగ్ రేట్ యొక్క సగటు మనము ఈ 25 శాంపుల్స్ పైన ఆధారపడి మనము స్టాండర్డ్ డీవియేషన్ ను లెక్క వేసాము మరియు స్టాండర్డ్ డీవియేషన్ తను ఒక సెకండ్ కి రెండు సెంటీ మీటర్స్ కాబట్టి పలు రకాల శాంపుల్స్ కు బర్నింగ్ రేట్స్ ఉంటాయి మరియు వేరియబిలిటీ లేదా శాంపుల్స్ యొక్క బర్నింగ్ రేట్స్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ ను ఒక సెకండ్ కి రెండు సెంటీ మీటర్స్ గా కనుగొన్నాము ఇప్పుడు ఈ డేటా పై ఆధారపడి మనము శాంపుల్ మీన్ మరియు శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్సేకరించాము మేము ఒక ప్రశ్న వేస్తున్నాము పాపులేషన్ మీన్ అనేది ఒక సెకండ్ కి 50 సెంటీ మీటర్స్ అవుతుందా అని నన్ను మన్నించండి శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్ మీకు ముందుగానే తెలుసు మీకు తెలిసిన శాంపుల్ పై ఆధారపడి ఇది ఒక సెకండ్ కి 2 సెంటీ మీటర్స్ మనము సులువైన ఈ ఉదాహరణ అను తీసుకుందాము కాబట్టి ఇక్కడ మనము సహజంగా నల్ హైపోథిసిస్ పాపులేషన్ యొక్క బర్నింగ్ రేట్ ఒక సెకండ్ కి 50 సెంటీ మీటర్స్ అవుతుంది ఆల్టర్నేటివ్ అనేది μ0 50 గమనించండి ఇది టూ సైడెడ్ టెస్ట్ ఎందుకంటే మనము బర్నింగ్ రేట్ ఒక సెకండ్ కి 50 సెంటీ మీటర్స్ కన్నాతక్కువ ఉంటే ఈ బ్యాచ్ ను రిజెక్ట్ చేస్తాము ఇది మనకు ఉపయోగకరమైనది కాదు లేదా ఒక వేళ ఇది ఒక సెకండ్ కి 50 సెంటీ మీటర్స్ కన్నాఎక్కువ ఉంటే అందుకే మనము ఆల్టర్నేటివ్ అనేది ఒక సెకండ్ కి 50 సెంటీ మీటర్స్ కాకుండా తీసుకున్నాము ఇప్పుడు ఎలా మనము టెస్ట్స్ రూపొందించాలి నేను ముందుగానే చెప్పాను శాంపుల్ మీన్ నకు ఒక పాపులేషన్ మీన్ పేరామీటర్ గా ఒక నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఉంది ఇది అంచనా వేసిన విలువ మరియు పాపులేషన్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ డివైడెడ్ బై n యొక్క వర్గమూలం మీరు ముందు పాఠ్యాంశము చూడవచ్చు x̅యొక్క డిస్ట్రిబ్యూషన్ శాంపుల్ మీన్ కనుగొనవచ్చు ఇది పాపులేషన్ మీన్ అలాగే ఉంటుంది మరియు ఒక స్టాండర్డ్ డీవియేషన్ ఇది పాపులేషన్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ డివైడెడ్ బై మీరు తీసుకున్న శాంపుల్స్ సంఖ్య యొక్క వర్గము మూలము కాబట్టి మనము ఇప్పుడు స్టాండర్డైజేషన్ చేయవచ్చు శాంపుల్ మీన్ 50 అంచనా వేసిన విలువ డివైడెడ్ బై శాంపుల్ మీన్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ఇది 2 బై 25 యొక్క వర్గమూలం మరియు మనకు స్టాండర్డైజ్డ్ విలువ వస్తుంది మరియు ఈ స్టాండర్డైజ్డ్ విలువ z అనేది 0 మీన్ మరియు యూనిట్ వేరియన్స్ తో ఉండే స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది ఇప్పుడు గమనించండి ఇది డిస్ట్రిబ్యూషన్ ఒక వేళ పాపులేషన్ మీన్ అనేది 50అంటే h నాట్ మరియు నల్ హైపోథిసిస్ ఉన్నప్పుడు ఈ టెస్ట్ స్టాటిస్టిక్స్ నకు ఒక స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది ఇప్పుడు ఒక స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క 95 శాతము ఇంచుమించుగా లేదా 1 2 స్టాండర్డ్ డీవియేషన్ అవుతుంది ప్రత్యేకంగా స్టాండర్డ్ నార్మల్ వేరియబుల్ అనేది లేదా 1 96 దా మధ్య ఉంటుంది 95 శాతము ఉంటుంది కాబట్టి మనము టైప్ I ఎర్రర్ ప్రోబబిలిటీ 0 5 శాతము సహించాలి అనుకుంటే దీని అర్థం మీరు ఏమి చెబుతున్నారు అంటే మీకు నకు ఎడమ చేతి వైపు ఉన్నా ఏరియా అనేది కుడి చేతి వైపు అప్పర్ త్రెష్హోల్డ్ 5 శాతము ఒకవేళ మీరు టైప్ I ఎర్రర్ ప్రోబబిలిటీ సహించాలి అనుకుంటే అప్పుడు మీరు క్రైటీరియన్ లేదా అలా మీ త్రెష్హోల్డ్ 1 96 మరియు 1 96 మరియు ఇదే కచ్చితంగా ఇక్కడ చెప్పినట్లు మీరు ఎంచుకోవచ్చు త్రెష్హోల్డ్ లేదా అలా 1 96 అవుతుంది మరియు ఒక వేళ మీరు z స్టాటిస్టిక్స్ అనేది 1 96 కన్నా ఎక్కువ ఉంటే మీరు దీనిని రిజెక్ట్ చేస్తారు ఒకవేళ ఇది 1 96 కన్నా తక్కువ ఉంటే మీరు నల్ హైపోథిసిస్ రిజెక్ట్ చేస్తారు ఒకవేళ మీరు మనకు వచ్చిన 51 3 ను x̅ లో ప్రతిక్షేపిస్తే మరియు మీకు ముందే తెలిసిన ఈ స్టాండర్డ్ డీవియేషన్ వస్తుంది మరియు మనము దీనిని లెక్క వేసినప్పుడు మనకు 3 25 వస్తుంది ఇది 1 96 కన్నా ఎక్కువ ఉంటుంది మరియు కాబట్టి మనము నల్ హైపోథిసిస్ రిజెక్ట్ చేస్తాము ఈ బ్యాచ్ అనేది మన అవసరాన్ని తీర్చలేదు కాబట్టి ఇదే మనము టెస్టింగ్ చేసే విధానము మరియు మీన్ ఇచ్చినప్పుడు పాపులేషన్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ ఒక టెస్టింగ్ చేయడానికి ఇది ఒక ఉదాహరణ ఈ ఉదాహరణలో మీ పాపులేషన్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ అనేది తెలియదు తరువాత మీరు శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్ ఉపయోగిస్తారు మరియు ఈ టెస్ట్ స్టాటిస్టిక్ ను మనము t స్టాటిస్టిక్ గా చూపించవచ్చు మరియు కాబట్టి మీరు మీ z డిస్ట్రిబ్యూషన్ కన్నా t డిస్ట్రిబ్యూషన్ నుండి మీరు త్రెష్హోల్డ్స్ ఉత్పన్నము చేయవచ్చు మనము వేరొక ఉదాహరణ వైపు చూద్దాము మనము మీన్స్ లో వ్వ్యత్యాసం గురించి టెస్టింగ్ చేస్తున్నాము ఇక్కడ రెండు టీచర్స్ గ్రూప్స్ ఉంటాయి ఇది ఒక సామాజిక ఉదాహరణ కాబట్టి మనకు ఒకే విధమైన సమర్థతతో రెండు టీచర్స్ గ్రూప్స్ ఉన్నాయి అనుకుందాము ప్రతి గ్రూపులో 10 టీచర్స్ ఉన్నారు మరియు మనము రెండు రకాలైన A మరియు B టీచింగ్ పద్ధతులు తో శిక్షణ ఇచ్చాము ఇప్పుడు మనము B అనేది A నా కన్నా ఎక్కువ సమర్థవంతమైనదా అని తెలుసుకోవాలి అని అనుకుంటే ఇప్పుడు మనము ఇలా అనుకున్నాము మనకు 10 టీచర్స్ ప్రతి గ్రూపులో ఉన్నారు ఒక గ్రూపులో టీచర్స్ ను A పద్ధతిలోనూ మరియు వేరొక గ్రూపులో టీచర్ ను టీచర్స్ ను B పద్ధతిలోనూ ఇక్కడ శిక్షణ ఇచ్చాము మరియు అప్పుడు మనము వాటి సమర్ధత కొరకు టెస్ట్ చేసాము మరియు మనము ఈ కోర్సు కనుగొన్నాము మనము గ్రూప్ 1 యొక్క కోర్సులో సగటు అనేది 50 కానీ మార్క్స్ లో దాని స్టాండర్డ్ డీవియేషన్ 3 37 లో అవుతుంది మరియు గ్రూప్ నకు శాంపుల్ మీన్ 74 దాని స్టాండర్డ్ డీవియేషన్ ఇంచుమించుగా 5 4 కాబట్టి మనము తెలుసుకోవాలి అనుకుంటున్నాము A పద్ధతి మరియు B పద్ధతి అనేది రెండూ కూడా సమానంగా సమర్థమైనవి లేదా B అనేది A కన్నా సమర్థమైనది అనే వాటి గురించి ఈ ప్రశ్న మనము వేసుకోవాలి కాబట్టి మనము నల్ హైపోథిసిస్ ను A పద్ధతి యొక్క మీన్ గా మరియు B పద్ధతి యొక్క మీన్ సమానమైనవి అంటే వాటి మీన్ యొక్క వ్యత్యాసం అనేది 0 ఇదే నల్ హైపోథిసిస్ మనము దీనిని ఆల్టర్నేటివ్ నకు అనుకూలంగా రిజెక్ట్ చేస్తాము దీని అర్థం A పద్ధతి యొక్క సగటు సమర్థత అనేది B పద్ధతి యొక్క సమర్థత అన్న కన్నా తక్కువ ఉంటుంది దీని అర్థం A పద్ధతి యొక్క మీన్ అనేది B పద్ధతి యొక్క మీన్ తక్కువ ఉంటుంది దీని అర్థం వ్యత్యాసం అనేది 0 కన్నా తక్కువ ఉంటుంది గమనించండి ఇది ఒక వన్ సైడెడ్ టెస్ట్ ఎందుకంటే మనము A పద్ధతి B పద్ధతి కన్నా సమర్థమైనదా కాదా అనే దానిపై ఆసక్తి కలిగి లేము మనము ఒక ప్రశ్న వేస్తున్నాము B అనేది A కన్నా ఎక్కువ సమర్థమైనదా మరియు మనము మన హైపోథిసిస్ అను దానికి అనుగుణంగా సరి చేస్తున్నాము నల్ హైపోథిసిస్ అనేది మీన్స్ యొక్క వ్యత్యాసము 0 నకు సమానమవ్వడమే 1 2 మీన్స్ మధ్య వ్యత్యాసం అనేది 0 కన్నా తక్కువ అయితే ఆల్టర్నేటివ్ గా మనము ఎంచుకుంటాము ఈ ఉదాహరణలో మనము నల్ హైపోథిసిస్ రిజెక్ట్ చేయడానికి కావలసినంత ఆధారాన్ని సంపాదించాము ఇప్పుడు మనకు స్టాండర్డ్ డీవియేషన్స్ తెలియనప్పటికీ మనము ఈ రెండు గ్రూప్స్ యొక్క ఒక స్టాండర్డ్ డీవియేషన్ సమానమని అనుకుంటే కాబట్టి టీచర్స్ యొక్క గ్రూప్ A పాపులేషన్ నుండి వచ్చిన స్టాండర్డ్ డీవియేషన్స్ మరియు గ్రూప్ B పాపులేషన్ నుండి వచ్చిన స్టాండర్డ్ డీవియేషన్ సమానము కానీ మనకు అవి తెలియవు కానీ ఏమైనా మనకు ఈ రెండు గ్రూప్స్ నుండి వచ్చిన శాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్స్ ఉన్నాయి మనము టీచర్స్ యొక్క మొత్తం గ్రూప్ నకు స్టాండర్డ్ డీవియేషన్ అంచనా వేయవచ్చు కాబట్టి అందరూ టీచర్స్ ను నేను గ్రూప్ చేసి చేస్తాను ఎందుకంటే వాళ్లకు ఒకే రకమైన వేరియబిలిటీ ఉంది గ్రూప్ A మరియు గ్రూప్B మధ్య వేరియబిలిటీ వ్యత్యాసము లేదు మనము వాటి వేరియన్సస్ కలపవచ్చు మరియు మనము కేవలము వాటికి సంబంధించిన మీన్స్ యొక్క డీవియేషన్ యొక్క ఒక వర్గం మూలాలను కలిపి వాటి ఉమ్మడి వేరియన్స్ ను తీసుకురావచ్చు ఈ రెండు గ్రూప్స్ యొక్క ఉమ్మడి వేరియన్స్ తీసుకురావడానికి ఇది ఒక మార్గం మరియు ఒకసారి మీరు టీచర్స్ యొక్క గ్రూప్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ అంచనాలను తీసుకు వస్తే ఇప్పుడు మీరు మీరు శాంపుల్ మీన్స్ వ్యత్యాసాన్ని తీసుకోవచ్చు ఎందుకంటే గుర్తుంచుకోండి మీరు మీన్స్ యొక్క వ్యత్యాసాలను టెస్టింగ్ చేస్తున్నారు కాబట్టి మీరు శాంపుల్ మీరు మీన్స్ x̅1 x̅2 లో టెస్ట్ స్టాటిస్టిక్ డివైడెడ్ బై వేరియన్స్ ఇదంతా మీన్స్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ గురించి కాబట్టి Sp అనేది మీన్స్ యొక్క వ్యత్యాసము యొక్క స్టాండర్డ్ డీవియేషన్ ను తెలుపుతుంది గుర్తుపెట్టుకోండి ఆ రెండు గ్రూప్స్ కు ఒకే రకమైన వేరియన్సస్ ఉన్నాయని అనుకున్నప్పుడు కాబట్టి ఇప్పుడు మనము లెక్క వేసిన ఈ ప్రత్యేకమైన స్టాటిస్టిక్t స్టాటిస్టిక్ ఎందుకంటే σ అనేది కూడా డేటా నుండి లెక్క వేసాము కాబట్టి దీనిని మనము t డిస్ట్రిబ్యూషన్ తో సరి పోల్చవచ్చు t డిస్ట్రిబ్యూషన్ యొక్క డిగ్రీస్ సంఖ్య తేదీ అనేది N1 N2 2 గమనించండి ఇది డినామినేటర్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ పై ఆధారపడి ఉంటుంది ఇది తప్పనిసరిగా గా మొత్తం అబ్సర్వేషన్స్ యొక్క సంఖ్య 2 పేరామీటర్స్ ఇందులో మీన్స్ అంచనా వేయడానికి మీరు ఉపయోగించిన మీన్ పేరామీటర్స్ ఉన్నాయి కాబట్టి ఇది మిగిలిన డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది మరియు ఇదే ఎలా డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది ఎలా వచ్చింది అనే విషయము నిజానికి N1 మరియు N2 లు కావలసినంత పెద్దవిగా ఉంటాయి ఒకవేళ మీరు ఒక్క ఫ్రేములో ఇంచుమించుగా దీనిని స్టాండర్డ్ నార్మల్ వేరియాబుల్ తోసూచించవచ్చు కానీ ఈ ఉదాహరణలో ఇది ఒక విలువ లేని పని మనము టెస్ట్ స్టాటిస్టిక్స్ యొక్క టెస్ట్ క్రైటీరియా ను t డిస్ట్రిబ్యూషన్ నుండి తీసుకోవచ్చు దీనికి చాలా డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 1010 2 ఉంటుంది ఇవి 18 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ వన్ సైడెడ్ కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్ కనుగొన్నాము గుర్తుంచుకోండి ఇది వన్ సైడెడ్ ఒక వేళ మనము టైప్ I ఎర్రర్ ప్రోబబిలిటీ సహించాలి అని అనుకోకపోతే అప్పుడు అక్కడ ఒకే ఒక కనిష్ట త్రెష్హోల్డ్స్ ఉంటుంది అది 0 నా కన్నా తక్కువ ఉంటుంది అని గమనించండి కాబట్టి 1 73 ప్రోబబిలిటీ అనేది 18 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ కలిగిన t డిస్ట్రిబ్యూషన్ ఇది 1 73 కన్నా ఎక్కువ ఉంటుంది ఇది 5 శాతము కాబట్టి మనము టైప్I ఎర్రర్ ప్రోబబిలిటీ 5 శాతము సహించాలి అనుకుంటే అప్పుడు త్రెష్హోల్డ్ విలువ అనేది t డిస్ట్రిబ్యూషన్ నుండి తీసుకున్న విలువ 1 73 దీనికి 18 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది మరియు దీనిని స్టాటిస్టిక్ తో చూస్తున్నాము టెస్ట్ స్టాటిస్టిక్స్ అను దానిని x̅1 x̅2 విలువలు ప్రతిక్షేపించి లెక్క వేయవచ్చు ఇవి మనకు 1 73 కన్నా తక్కువ ఉన్నందువల్ల మనము ఆల్టర్నేటివ్ నకు అనుకూలముగా నల్ హైపోథిసిస్ రిజెక్ట్ చేస్తాము దీని అర్థం B పద్ధతి అనేది A పద్ధతి కంటే ఎక్కువ సమర్థమైనది ఇదే సారాంశము కాబట్టి మనము ఇంకొక ఒక ఉదాహరణ వైపు చూద్దాము ఇది ఇది వేరియన్సస్ వ్యత్యాసానికి టెస్ట్ ఇప్పుడు మనకు రెండు పద్ధతులు పలు రకాల వేరియబిలిటీ తో ఉన్నాయి మరియు మేము ఈ రెండు పద్ధతులు ఒకే రకమైన వేరియబిలిటీ కలిగి ఉన్నాయా లేదా అని సరి చూడాలి అనుకుంటున్నాము కాబట్టి మనము 50 శాంపుల్స్ ను ప్రతి పద్ధతి నుండి తీసుకున్నాము మరియు వాటి వేరియన్సస్ లెక్క వేసాము మరియు మనము ఒక దానికి 2 05 వేరియబిలిటీఉందని అని అనుకున్నాము మరియు వేరొక దానికి 7 64 వేరియన్స్ ఉంది మనము ఇప్పుడు మనము ఈ రెండు పద్ధతుల యొక్క రెండు వేరియన్సస్ పాపులేషన్ వేరియన్సస్ సమానమా కాదా సరి చూస్తున్నాము దీని అర్థం మనము వేరియన్సస్ యొక్క నిష్పత్తి అనేది 1 అవుతుందా అని సరి చూస్తున్నాము ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ అనేది ఈ వేరియన్సస్ ఈ వ్యత్యాసము గా ఉంది ఉంటాయి అని కాబట్టి మనము వేరియన్స్ నిష్పత్తి 1 నకు సమానము కాదు అని ప్రశ్న వేస్తున్నాము ఇది σ12 అనేది σ 2 కన్నా తక్కువ లేదా or σ12 అనేది σ22 కన్నా ఎక్కువ రెండు ఉదాహరణల లో మనము నల్ హైపోథిసిస్ రిజెక్ట్ చేస్తున్నాము కాబట్టి ఇది టూ సైడెడ్ టెస్ట్ మళ్లీ మనము శాంపుల్ వేరియన్సస్ యొక్క ఒక నిష్పత్తి అని స్టాటిస్టిక్ గా తీసుకోవచ్చు మరియు నిష్పత్తి అనేది డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ N1 1 మరియు N2 1తో ఉన్న తో ఒక f డిస్ట్రిబ్యూషన్ గా మారుతుంది ఇక్కడ N1 మరియు N2 లు మనము తీసుకున్న శాంపుల్స్ యొక్క సంఖ్యను సూచిస్తాయి ఈ ఉదాహరణల లో మనకు సమానమైన శాంపుల్స్ ఉన్నాయి ఒకవేళ మీరు అసమానమైన శాంపుల్స్ తీసుకుంటే దానికి తగ్గట్టుగా డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ను f డిస్ట్రిబ్యూషన్ కొరకు తీసుకోవచ్చు మరియు సరి చూడవచ్చు కాబట్టి ఈ ఉదాహరణ లో S1 ఒక వర్గము లో మరియు S2 యొక్క వర్గం లోను విలువలు ప్రతిక్షేపిస్తే మనకు 0 27 అనే f విలువ వస్తుంది మరియు f డిస్ట్రిబ్యూషన్ నకు వెళితే N1 1 తో 49 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ మరియు N2 1తో 49 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ మరియు 5 శాతము ప్రోబబిలిటీ ఉంటుంది దీనిని మనం త్రెష్హోల్డ్ యొక్క ఎడమచేతిలో వైపు 2 5 శాతము మరియు 2 5 శాతము త్రెష్హోల్డ్ కన్నా ఎక్కువ సూచించే లాగా రెండుగా విభజించాను కాబట్టి మనము త్రెష్హోల్డ్ అంటే ఏమిటి అని అడగాలి ఇక్కడ f డిస్ట్రిబ్యూషన్ వరకు లోయర్ త్రెష్హోల్డ్ విలువ 0 567 అంటే 2 5 శాతము ప్రోబబిలిటీ f డిస్ట్రిబ్యూషన్ అనేది ఈ విలువ కన్నా తక్కువ ఉండడానికి అదే విధముగా h నాట్ కింద మరియు అదే విధంగా అక్కడ A2 అనేది 0 5శాతము ప్రోబబిలిటీ f డిస్ట్రిబ్యూషన్ అనేది ఈ విలువ కన్నా ఎక్కువ ఉండడానికి కాబట్టి మనము లోయర్ త్రెష్హోల్డ్ 0 567 గా అప్పర్ త్రెష్హోల్డ్ అనేది 1 762 గా ఎంచుకున్నాం మనము లెక్క వేసిన స్టాటిస్టిక్స్ అనేది దీనికన్నా తక్కువ కాబట్టి మేము ఆల్టర్నేటివ్ కు అనుకూలంగా నల్ హైపోథిసిస్ రిజెక్ట్ చేస్తాము ఈ రెండు పద్ధతుల వేరియన్సస్ అనేవి సమానం కావని చెబుతాము అయినా ఈ రెండు పద్ధతులకు ఎక్కువ వేరియబిలిటీ ఉంది ఒక వేళ మీరు దీనిని టెస్ట్ చేయాలి అనుకుంటే మరియు పద్ధతి గురించి విచారించవద్దు అప్పుడు మనము దీనిని వేరే రకంగా ఏర్పాటు చేయవచ్చు ఇదే హైపోథిసిస్ టెస్టింగ్ సారాంశము లో హైపోథిసిస్ టెస్టింగ్ఉపయోగించి నేను కొన్ని స్టాండర్డ్ టెస్ట్స్ చేయాలనుకుంటున్నాను కాబట్టి z టెస్ట్ లేదా స్టాండర్డ్ నార్మల్ వేరియబుల్ స్టాటిస్టిక్ దీనికి స్టాండర్డ్ నార్మల్ వేరియబుల్ ఉంటుంది దీనినే z టెస్ట్ అంటారు మరియు ఇది ప్రత్యేకంగా మీన్ లేదా పాపులేషన్ యొక్క వేరియన్స్ తెలిసినప్పుడు ఈ రెండు మీన్స్ సరి చూడటానికి ఉపయోగిస్తారు ఇటువంటి టెస్ట్ తను లీనియర్ రిగ్రెషన్ మోడల్ యొక్క కోయిఫీషీయంట్ 0 అవునా కాదా అని చూడడానికి ఉపయోగిస్తారు ఇప్పుడు t టెస్ట్ అనేది మనకు వేరే వైపు మీన్ లేదా గ్రూప్ మీన్స్ మధ్య సరి చూడటానికి ఉపయోగిస్తారు కానీ ఈ ఉదాహరణలో పాపులేషన్ వేరియన్స్ అనేది మనకు తెలియదు కాబట్టి మనము నార్మలైజేషన్ కొరకు శాంపుల్ వేరియన్స్ ఉపయోగిస్తాము మరియు అది t టెస్ట్ ను మెరుగు పరుస్తుంది ఇక్కడ ఎప్పుడు రిగ్రెషన్ మోడల్ యొక్క కోయిఫీషీయంట్స్ కొరకు టెస్ట్ కొన్ని అంచనాలు చేస్తాము వేరియబుల్ క్షయము చేయు ఎర్రర్స్ మనకు అబ్సర్వేషన్స్ క్షయము చేసే ఎర్రర్స్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ అనునవి తెలియదు అప్పుడు మనము t టెస్ట్ చేస్తాము మరియు రిగ్రెషన్ మోడల్ యొక్క కోయిఫీషీయంట్ 0 అవునా కాదా అని చేస్తాము Χ స్క్వేర్ టెస్ట్ అనేది శాంపుల్ యొక్క వేరియన్స్ టెస్టింగ్ చేయడానికి ఉపయోగిస్తారు ఈ టెస్ట్ అనేది రిగ్రెషన్ మోడల్ ఉన్నతమైన కాదా క్వాలిటీఅనేది సరిపోతుందా లేదా అది చూడడానికి ఉపయోగిస్తారు రిగ్రెషన్ మోడల్ యొక్క ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది స్క్వేర్డ్ పదము అవుతుంది మరియు ఇది వేరియన్స్ కు సమానము మరియు మీరు Χ స్క్వేర్ టెస్ట్ రిగ్రెషన్ మోడల్ ఆమోదించతగదా కాదా అని టెస్టింగ్ చేయడానికి ఉపయోగిస్తారు F టెస్ట్ ను రెండు గ్రూప్స్ యొక్క వెరియాన్స్స్ సరి పోల్చడానికి ఉపయోగిస్తారు ఈ లీనియర్ రిగ్రెషన్ ఉదాహరణ లో దీనిని వేరు వేరు సంఖ్య గల పెరామీటర్స్ కలిగిన రెండు రిగ్రెషన్ మోడల్స్ లో ఎంచుకోవడానికి ఉపయోగిస్తారు ఒకసారి మీరు వేరియబుల్ వదిలివేసి మోడల్ తయారు చేస్తారు మరియు మీరు వేరియబుల్స్ తగ్గించి తయారు చేసిన మోడల్ అనేది అన్నిటిని ఉపయోగించిన మోడల్ కన్నా ఉత్తమమైనదా అని తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు ఈ విషయంలో f టెస్ట్ అనేది చాలా సులువు అవుతుంది మనము ప్రాబబిలిటీ మరియు స్టాటిస్టిక్స్ పరిచయాన్ని ముగించాము మేము మిమ్మల్ని తరువాత పాఠ్యాంశంలో చూస్తాము దానిలో లీనియర్ రిగ్రెషన్ గురించి మరియు లీనియర్ రిగ్రెషన్ భావనల అప్లికేషన్ గురించి మాట్లాడుకుంటాము